నేడు మేనేజింగ్ సర్వీసెస్ కోణం నుండి మేము భాగస్వామి సంబంధాల నిర్వహణ గురించి ఈ అంశాన్ని చర్చిస్తాము కస్టమర్ సంబంధాలు మరియు అన్ని సేవా వ్యాపారాలలో సంబంధాల నిర్మాణం యొక్క అధిక ప్రాముఖ్యత గురించి మేము ఇప్పటికే లోతైన అంశాలపై చర్చించాము కానీ నేడు భాగస్వామి సంబంధాల నిర్వహణతో పక్కపక్కనే ఇది కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ వలె సేవా వ్యాపారంలో ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజు చర్చ నుండి మీరు చూస్తున్నట్లుగా అనేక సందర్భాల్లో భాగస్వామ్యం మరియు కస్టమర్ షిప్ అతివ్యాప్తి చెందుతాయి మరియు ఒక దానిలో ఒకటి వ్యాప్తి చెందుతాయి కాబట్టి సమకాలీన సమస్యల కోణం నుండి మనం నేడు చర్చించాలనుకుంటున్నది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సేవల పర్యావరణ వ్యవస్థలు కాబట్టి ఈరోజు మనం ఈ సంప్రదాయ సరఫరా గొలుసును చూడవచ్చు ఇక్కడ మాకు సర్వీస్ ప్రొవైడర్ మరియు కస్టమర్ ఉన్నారు కాబట్టి మేము ఇంతకు ముందు చర్చించినప్పుడు మేము ఇంతకు ముందు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గురించి చర్చించినప్పుడు మేము ఈ P నుండి C రిలేషన్షిప్ మేనేజ్మెంట్ గురించి చర్చించాము మరియు నేను ఒక ద్వి దిశాత్మక బాణాన్ని జోడించాను ఎందుకంటే ఇది ఇంటరాక్టివ్ రిలేషన్షిప్ కానీ ఈ రోజు సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ కారణంగా ఏమి జరుగుతోంది ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఈ సంబంధం ఇప్పుడు వాటిలో భాగం ఇది ఇప్పుడు మొత్తం స్పష్టమైన సంబంధాల శ్రేణిలో భాగం కాబట్టి ఈ విధమైన సరళ అనుసంధానాలకు బదులుగా మీరు ఈ రకమైన నెట్వర్క్ను మరింత ఎక్కువగా చూస్తున్నారు నెట్వర్క్ల యొక్క ప్రాముఖ్యత మరియు సేవా వ్యాపారాల విషయంలో నెట్వర్క్లు అన్ని వ్యాపారాలను ఎలా మారుస్తున్నాయో నేను ఇంతకు ముందే చర్చించాను మీరు దీనిని చూస్తే ఇది ఒక దైహిక రేఖాచిత్రం మరియు ఇది తక్షణం లేదా ఇక్కడ త్వరలో ఉదాహరణలతో చూడవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఇప్పుడు ఏమి జరుగుతుందంటే దీనిలో కూడా మేము P సర్వీస్ ప్రొవైడర్ను మధ్యలో ఉంచాము అంటే ఇది వాస్తవానికి ఈ శ్రేణి సర్వీస్ సప్లయర్ల మధ్య మధ్యవర్తిత్వ నోడ్ అయితే అవి మళ్లీ తదుపరి స్థాయి సేవా సరఫరాదారులకి నోడ్స్ మరియు ఇది సెంట్రల్ నోడ్ అయినట్లుగా ఇది కస్టమర్లకు మరియు ఇతర అన్ని రకాల కస్టమర్లకు కనెక్ట్ అవుతుంది నా ఉద్దేశ్యం ఉదాహరణకు మీరు సెలవు గమ్యస్థానంలో ఉన్న ఒక హోటల్ సెలవు గమ్యస్థానంలో ఒక ప్రధాన హోటల్ అని అనుకోవచ్చు కాబట్టి ఇది సెలవు గమ్యస్థానంలో ఉన్న ప్రధాన హోటల్ ఇది ప్రధాన సర్వీస్ ప్రొవైడర్ లేదా ఒక విధంగా హబ్ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పుడు కస్టమర్లు ఈ సర్వీసు ప్రొవైడర్కి లింక్ చేస్తారు కస్టమర్లు వారే ఉంటారు వారు ఒక కుటుంబంతో వెళ్లవచ్చు వారు ఒక గ్రూప్లో వెళ్లవచ్చు అది ఒక బిజినెస్ కన్వెన్షన్ కావచ్చు అది గమ్యాన్ని సందర్శించే క్రికెట్ జట్టు కావచ్చు కాబట్టి కస్టమర్ 1 లేదా కస్టమర్ 2 లేదా కస్టమర్ 3 కూడా తమను కలిగి ఉండవచ్చు ఇది వాస్తవానికి నెట్వర్క్ను సూచిస్తుంది ఆపై మాకు సెలవు గమ్యస్థానంలో హోటల్ ఉంది ఇప్పుడు సరఫరాదారులు ఉంటారు బహుశా ఆహారం మరియు కూరగాయల సరఫరాదారులు వంటి హోటల్ సేవకు సంబంధించిన సరఫరాదారులు ఉంటారు సహాయక సేవలు లేదా అనుబంధ సేవలను అందించడానికి సంబంధించిన సరఫరాదారులు ఉంటారు లోకల్ టూరిజం లేదా ట్రాన్స్పోర్టేషన్ వంటివి కాబట్టి ఫలితంగా మనం చూసేది ఇదే ఆ హోటళ్లు ఎయిర్లైన్లు రెస్టారెంట్లు కాబట్టి వాస్తవానికి మేము ఆ హబ్ నుండి దూరంగా వెళ్లి మాట్లాడుతున్నాము ఇక్కడ మేము ఈ గమ్యస్థాన హోటల్ను ఒక హబ్గా చూస్తున్నాము కానీ తదుపరి రేఖాచిత్రంలో మేము కస్టమర్లను చూస్తాము మరియు ఇది నిజానికి ఒక నెట్వర్క్ అని మేము అర్థం చేసుకున్నాము మరియు హోటళ్లు ఎయిర్లైన్లు రెస్టారెంట్లు వినోద కార్యకలాపాలు ఒక నిర్దిష్ట గమ్యస్థానానికి చెందిన రవాణా సంస్థలు ఉదాహరణకు గోవా ఇటువంటివి ఆపై అన్ని రకాల సేవా కస్టమర్ల యొక్క ఈ ఎకోసిస్టమ్ని కనెక్ట్ చేయడం ఈ నిర్దిష్ట గమ్యస్థానంలోని అన్ని రకాల సర్వీస్ కస్టమర్లకు కనెక్ట్ చేయడం మరియు తరువాత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా పనిచేసే టూర్ ఆపరేటర్ల వంటి కనెక్టర్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక రకమైన కనెక్షన్ పెద్ద టూర్ ఆపరేటర్లు వివిధ ప్రాంతాల్లో వారి శాఖ కార్యాలయాల సంఖ్యతో ఉన్నారు అంటే భాగస్వామిని ఉపయోగించడానికి బదులుగా వారు తమ స్వంత కార్యాలయాల ద్వారా దీన్ని చేయవచ్చు ఈ నెట్వర్క్ ఈ నెట్వర్క్కు కనెక్ట్ చేసే మరొక మార్గం ఈ నెట్వర్క్లు ఈ నెట్వర్క్కు కనెక్ట్ అవుతాయి లేదా ఈ రోజుల్లో ఇంటర్నెట్ మరియు టెలిఫోన్ ద్వారా ఈ నెట్వర్క్ నుండి ఈ నెట్వర్క్కు ప్రత్యక్ష కనెక్షన్ ఉండవచ్చు అంటే ఈ రకమైన ఒకే ఛానెల్కు బదులుగా బహుళ ఛానల్లు ఉండవచ్చు కాబట్టి ఇది ఒక నెట్వర్క్ నేను ఉద్దేశపూర్వకంగా కొన్ని నాన్ లీనియర్ భాగాలను ఇక్కడ ఉంచుతున్నాను మరియు ఇది మరొక నెట్వర్క్ కాబట్టి ఇక్కడ స్పష్టమైన గైర్హాజరు స్పోక్స్ లేవు మరియు ఈ నెట్వర్క్కు ఈ నెట్వర్క్ అనేక కనెక్షన్లు ఉండవచ్చు కొన్ని కనెక్షన్లు ఒక నోడ్ ద్వారా వెళ్ళవచ్చు కొన్ని కనెక్షన్లు ఉండవచ్చు కాబట్టి కస్టమర్కు ఇప్పుడు ఇది చాలా సులభం అయింది ఇంతకుముందు లాజిస్టిక్స్ చాలా క్లిష్టంగా ఉండేవి కాబట్టి ప్రజలు ట్రావెల్ ఏజెంట్ వద్దకు వెళ్లడానికి ఇష్టపడేవారు ఒక ట్రావెల్ ఏజెంట్ స్థానిక టూర్ ఆపరేటర్లను మరియు స్థానిక టూర్ ఆపరేటర్లను సంప్రదించవచ్చు ఇప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా సమర్థవంతమైన మరియు చాలా శక్తివంతమైన అగ్రిగేటర్ కాబట్టి చాలా మంది కస్టమర్లు చాలా మంది సప్లయర్లకు కనెక్ట్ అవ్వగలరు మరియు అగ్రిగేటెడ్ సేవల సంఖ్య ఉండవచ్చు అవి ఉపయోగించబడతాయి కాబట్టి సరళ భాగస్వామి సంబంధాల నుండి సేవా పర్యావరణ వ్యవస్థ ఆవిర్భావం వరకు సరళ భాగస్వామి సంబంధాల ఆవిర్భావం అంటే ఇదే కాబట్టి సేవా పర్యావరణ వ్యవస్థ ద్వారా మనం అర్థం చేసుకుంటున్నది ఇదే ఇతర రకాల సేవా పర్యావరణ వ్యవస్థలు కూడా ఇప్పుడు ఉద్భవిస్తున్నాయి అవి ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నాయి కానీ నేపథ్యంలో ఉన్నాయి కానీ ఇప్పుడు అవి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి మరియు ఇప్పుడు నేపథ్య విభాగాలు ఇప్పుడు తరచుగా నిర్వీర్యం అవుతున్నాయి ఉదాహరణకు కొత్త ఇల్లు కొనడానికి సంబంధించి సేవలను తీసుకోండి అయితే విక్రేత మరియు కస్టమర్ ఉన్నారు ఇప్పుడు ఇంతకు ముందు ఈ సేవలు చాలా తరచుగా కస్టమర్కు కనిపించవు ఎందుకంటే ఎస్టేట్ ఏజెంట్ మధ్య ఉండవచ్చు వారు ప్రాథమికంగా విక్రేత మరియు కొనుగోలుదారుని కనెక్ట్ చేసారు మరియు ఎస్టేట్ ఏజెంట్ సమగ్ర సేవను అందించడానికి ఇతర సంబంధాలు కలిగి ఉన్నారు నేడు కస్టమర్ మరియు విక్రేత ఇద్దరికీ పర్యావరణ వ్యవస్థలో ఇతర ఆటగాళ్లు ఉన్నారని తెలుసు లోన్ ప్రొవైడర్లు ఉన్నారు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు లేదా వ్యక్తులు ఉన్నారు వారు ప్యాకింగ్ మరియు ఫార్వార్డింగ్ లేదా రిమూవల్లు నీరు విద్యుత్ పోస్ట్ ఆఫీస్ చేయడానికి సహాయం చేస్తారు ఇవన్నీ కస్టమర్కు సంబంధించినవి కస్టమర్ కొత్త ఇంటికి వెళ్లడానికి వీలు కల్పిస్తుంది యాజమాన్య బదిలీ మీకు భూమి రిజిస్ట్రీ లేదా న్యాయవాది ఇరువైపులా న్యాయవాది మరియు సర్వేయర్ మరియు ఇతరులు అవసరం అవుతారు ఇప్పుడు మీరు చూడగలిగే అనేక సంబంధాలు అవి క్రిస్క్రాస్గా వెళుతున్నాయి కాబట్టి వారు వెళ్తున్నారు కస్టమర్ వారు ఎస్టేట్ ఏజెంట్కి మునుపటిలాగే నేరుగా కనెక్ట్ చేయవచ్చు కానీ కస్టమర్ నేరుగా విక్రేతతో మాట్లాడవచ్చు కస్టమర్ చేయవచ్చు ఎందుకంటే అనేక ఈ వెబ్ ఆధారిత ఎస్టేట్ ఏజెంట్లు కస్టమర్ మరియు విక్రేత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అనుమతిస్తారు కస్టమర్ లోన్ ప్రొవైడర్తో మాట్లాడతాడు కానీ విక్రేత హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే కస్టమర్ సులభంగా రుణం పొందడానికి వారు నేరుగా రుణ ప్రొవైడర్తో కూడా మాట్లాడవచ్చు నిర్దిష్ట ప్రాజెక్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ సర్టిఫికేట్ పొందింది రుణ ప్రదాత కొనుగోలుదారులు న్యాయవాది విక్రేత వంటి అనేక సమస్యలు చట్టపరమైన ఏజెన్సీతో వ్యవహరించడానికి అనేక మంది వినియోగదారులకు మిశ్రమ సేవను అందించవచ్చు మరియు భూమి రిజిస్ట్రీలో స్టోక్ ఉంటుంది కాబట్టి ఇది హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎస్టేట్ ఏజెంట్లతో ఒంటరిగా విక్రేతగా వ్యవహరిస్తున్న అదనపు సర్వీస్గా మారింది అవి ఇంతకు ముందు ఇతర వివిక్త సేవలైన అనేక విభిన్న సేవలను అందిస్తాయి ఇప్పుడు ఇది విక్రేత అభివృద్ధి సంస్థ అందించిన మిశ్రమ సేవగా మారింది మరియు అనేక రకాలైన కమ్యూనికేషన్ టెక్నాలజీలు మరియు సౌకర్యాల ఆవిర్భావం కారణంగా దీనిని చాలా సమర్ధవంతంగా మరియు సమర్ధవంతంగా మరియు సహేతుకమైన ఖర్చుతో చేయడం నేడు సాధ్యమవుతుంది దీని నుండి వివిధ రకాల నెట్వర్క్ల ఆవిర్భావం మనం పర్యావరణ వ్యవస్థలుగా వ్యవహరించే కూటములుగా మరియు స్పష్టంగా భాగస్వామి A భాగస్వామి B మధ్య పర్యావరణ వ్యవస్థలలో భాగం కావడానికి వ్యూహాత్మక ఫిట్ ఉండాలి సాంస్కృతిక అమరిక ఉండాలి ఇది చాలా ఆసక్తికరమైన ప్రాంతం సర్వీస్ ఎకోసిస్టమ్స్ లేదా నేను డిజిటల్ సర్వీస్ ఎకోసిస్టమ్స్ ఎలా ఉద్భవిస్తాయో డిజిటల్ ఎకోసిస్టమ్ విజయవంతం అయినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి వైఫల్యానికి సంభావ్యతలు ఏమిటి ఇవన్నీ ఆసక్తికరమైన సబ్జెక్ట్లు మీరు నిజంగా కొన్ని వెబ్ సెర్చ్ చేయవచ్చు మరియు మీరు కొన్ని చాలా ఆసక్తికరమైన కథనాలను చూడగలుగుతారు వాటిలో కొన్ని కూడా నాచే వ్రాయబడ్డాయి కాబట్టి మీరు నిజానికి ఈ డిజిటల్ బిజినెస్ ఎకోసిస్టమ్ లేదా డిజిటల్ సర్వీస్ ఎకో సిస్టమ్ కోసం శోధించవచ్చు మరియు లక్ష్యాల ప్రాముఖ్యత విలువలు నమ్మకాలు నియంత్రణలు మరియు విధానాల ప్రాముఖ్యతను చూడవచ్చు కాబట్టి హార్డ్ సమస్యలు ఉన్నాయి మరియు మృదువైన సమస్యలు ఉన్నాయి రెండూ సేవా నెట్వర్క్ను సృష్టించడం నిర్వహించడం మరియు ప్రచారం చేయడం ముఖ్యం ఇది గ్లోబల్ అవుట్సోర్సింగ్ మరియు భాగస్వాముల నెట్వర్కింగ్ సర్వీస్ ఎకో సిస్టమ్ ఆవిర్భావం యొక్క మరింత మిశ్రమ అకడమిక్ పిక్చర్ యొక్క సమితి కాబట్టి మేము ఈ మొత్తం రేఖాచిత్రాన్ని సేవా పర్యావరణ వ్యవస్థగా పిలవగలమని నేను అనుకుంటున్నాను మరియు మేము గ్లోబల్ సర్వీస్ ఎకోసిస్టమ్ అనే కొత్త పదాన్ని జోడిస్తున్నాము తదుపరి ఉపన్యాసంలో నేను దీనిని మరింత లోతుగా చర్చిస్తాను ఈరోజు నేను కొన్ని ఆసక్తికరమైన లక్షణాలు మరియు ఉదాహరణలను ముగించే ముందు ఎత్తి చూపాలనుకుంటున్నాను కాబట్టి గ్లోబల్ నెట్వర్క్ స్ట్రాటజీలో ప్రజలు ఈ పర్యావరణ వ్యవస్థలలో వివిధ రకాల ఉద్దేశ్యాలతో చేరడాన్ని మీరు చూస్తారు మార్కెట్ కోరుకునే ఉద్దేశ్యాలు ఉండవచ్చు వనరులు కోరుకునే ఉద్దేశ్యాలు ఉండవచ్చు వ్యూహాత్మక ఆస్తి లేదా కాంప్లిమెంటరీ ఆస్తి కోరుకునే ఉద్దేశాలు ఉండవచ్చు కాబట్టి అంటే హోటల్ ఉండవచ్చు మరియు హోటల్ కొంతమంది స్థానిక టూర్ ఆపరేటర్లు లేదా స్థానిక బోట్ ఆపరేటర్లు లేదా స్థానిక విహారయాత్ర నిర్వాహకులతో మైత్రి కలిగి ఉండవచ్చు ఎందుకంటే ఇది నిజానికి మార్కెట్ కోరడం మరియు వనరుల అన్వేషణ లేదా వ్యూహాత్మక ఆస్తిని పరస్పరం పంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఒక రకమైన సరఫరాదారు యొక్క ప్రధాన సామర్థ్యం కారణంగా కూడా సమర్థత కోరుకునేది కావచ్చు అంటే మొత్తం సేవ సమర్పణ ఆ సేవలోని ఒక నిర్దిష్ట విభాగానికి సంబంధించి అత్యంత సమర్థవంతమైన భాగస్వాములలో భాగస్వామ్యం చేయబడుతుంది సాంకేతిక సమస్యలు సంస్థాగత నిర్మాణాత్మక సమస్యలు మరియు భాగస్వామి ఉప కాంట్రాక్టర్ల స్థాన ఎంపిక మొదలైన సాంస్కృతిక ప్రభావాల బదిలీ వంటి నేపథ్యంలో కొన్ని సమస్యలు ఉంటాయి మనం ఇంకొంచెం తీసుకుందాం దీనిలోకి లోతుగా వెళ్దాం కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు మరియు అనేక అనేక సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు అన్నీ వినియోగదారుల పర్యావరణ వ్యవస్థతో ఒక నిర్దిష్ట రకమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి కాబట్టి కస్టమర్లు వారి కుటుంబాలు వారి స్నేహితులు వారి వ్యాపార సమూహం కావచ్చు కాబట్టి కస్టమర్లు మరియు అనుబంధ కస్టమర్లు సర్వీస్ ప్రొవైడర్లు మరియు అనుబంధ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు సేవ విషయంలో అనుబంధ అంటే మనకు మొదటి రేఖాచిత్రం ఉంది అది ఒక రకమైన హబ్ మాట్లాడే సంబంధం అని మేము చూశాము కానీ మేము కూడా చర్చించినట్లుగా ఒక వైపున సర్వీస్ ప్రొవైడర్ల కూటమి మరొక వైపు కస్టమర్ల కూటమితో ఇంటరాక్ట్ కావచ్చు కానీ ఈ సంబంధాలన్నీ అందంగా గజిబిజిగా కనిపిస్తున్నప్పటికీ సర్వీస్ డిజైన్ మరియు గేమ్ యొక్క కొన్ని నియమాలు చాలా ముఖ్యమైనవి లేకపోతే సాంకేతిక నెట్వర్క్ సరిగా పనిచేయదు కాబట్టి మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఉన్న సేవా డిజైన్ ఒక ముఖ్యమైన పాయింట్ అవి సమాచార బదిలీ వాస్తవానికి ఆ డిజిటల్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ డిజిటల్ సర్వీస్ ఎకో సిస్టమ్స్ చాలా విజయవంతమయ్యాయని మేము చూస్తాము ఈ సేవ మరింత సమాచారం బదిలీ అయినప్పుడు సమాచారం వాస్తవానికి దారి తీయవచ్చు ఉదాహరణకు సీటు లభ్యత గురించి సమాచారం చివరకు దారితీస్తుంది ఒక నిర్దిష్ట ద్వీపానికి వెళ్లే నిర్దిష్ట పడవలో సీటు వంటి భౌతిక లక్షణం కానీ ఎక్కువగా లావాదేవీలు సమాచార పరివర్తనపై ఆధారపడి ఉంటాయి ఇది మీకు అనేక విభిన్న స్థాయిలను అందిస్తుంది ఇవి రెండు స్థాయి లేదా ద్వి దిశాత్మక సేవా సరఫరా సంబంధం వంటి నెట్వర్క్లు ఉదాహరణకు సేవా వర్గం మైండ్ కస్టమర్ సప్లై పేషెంట్ రోగికి కొంత మానసిక సమస్యలు ఉన్నాయి కాబట్టి సర్వీస్ ప్రొవైడర్ ఒక మానసిక చికిత్సకుడు మరియు ఫలితంగా ప్రిస్క్రిప్షన్ మరియు మందులు రాసి ఇస్తారు తద్వారా వారు ఫార్మసీ కి వెళ్తారు కాబట్టి ఒక ఫార్మసీ రోగికి సేవ చేస్తోంది మరియు చికిత్సకుడు కూడా రోగికి సేవ చేస్తున్నాడు మరియు ఇక్కడ నెట్వర్క్ ఏర్పడుతుంది మరియు ఇది రోగి ఇది ఫార్మసీ మరియు ఇది థెరపిస్ట్ మరియు ఇంటరాక్టివిటీ ఉంది ఒక వైద్యుడు రోగి మరియు పాథాలజీ లాబ్ లాంటి నెట్వర్క్ చిన్న నెట్వర్క్ ఏర్పడవచ్చు లేదా డ్రైవర్ లేదా యజమాని ఉండవచ్చు మరియు ఒక గ్యారేజ్ ఉంది మరియు మరింత వివరణాత్మక ఇంజిన్ పునర్నిర్మాణం ఉంది ఇక్కడ మెషిన్ షాప్ ఉంది ఈ గ్యారేజీకి సేవలు అందిస్తుంది ఇది డ్రైవర్లుగా పనిచేస్తాయి కాబట్టి ఇది మరొక రకమైన నెట్వర్క్ ఏర్పాటు అనుసంధాన నిర్మాణం కాబట్టి ఇక్కడ గ్యారేజ్ ఉంది మరియు అక్కడ మెషిన్ షాప్ ఉంది మరియు యజమాని లేదా డ్రైవర్ ఉన్నారు అదేవిధంగా గృహ కొనుగోలుదారులు మరియు తనఖా కంపెనీ ఉండవచ్చు మరియు టైటిల్ సెర్చ్ వంటి సేవలు ఉండవచ్చు కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ విభిన్న ద్వి దిశాత్మక అనుసంధాన నిర్మాణాలు ఉన్నట్లు చూడవచ్చు కాబట్టి సమకాలీన మార్పులో ఈ రకమైన రూపాన్ని మనం మునుపటిలాగా ఉన్న పరిస్థితులతో పోల్చవచ్చు కాబట్టి ఇంతకు ముందు సేవా గ్రహీతలు నిష్క్రియాత్మకంగా ఉన్నారు ఎందుకంటే ఈ నెట్వర్క్ ఏర్పడటం మరియు పర్యావరణ వ్యవస్థ ఏర్పడడం వలన సేవ గ్రహీత సహ నిర్మాతగా చురుకుగా ఉన్నారు ఈ కోర్స్లో మేము ఈ అంశంపై అనేకసార్లు చర్చించాము సేవా ప్రవాహం ఇంతకు ముందు తరచుగా డిమాండ్ కోసం వేచి ఉండేది ఇప్పుడు ప్లేయర్లలో ఈ తీవ్రమైన డిజిటల్ కార్యకలాపాల కారణంగా ఇది తరచుగా డిమాండ్పై యాక్టివేట్ చేయబడుతుంది కాబట్టి పైప్లైన్ క్రమబద్ధమైన జాబితా ఇప్పుడు తరచుగా అవసరం లేనట్లయితే డిమాండ్ గురించి నిజ సమయ సమాచారం అన్ని సరఫరాదారులకు అందుబాటులో ఉంటుంది కాబట్టి నెట్వర్క్లో జాప్యం ప్రవేశపెట్టబడిన ఫలితంగా ఇది వివిధ దశల నుండి వెళ్లడం లేదు ఇప్పుడు ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్షన్ కలిగి ఉంటుంది కాబట్టి ఒక ప్రయాణీకుడు గోవాలో తన రాకను ఒక వారం పాటు మార్చాలని నిర్ణయించుకుంటే ఆటగాళ్లందరికీ ఏకకాలంలో సమాచారం అందించబడుతుంది కాబట్టి ప్రతిఒక్కరికీ ఆ ప్రత్యేకత తెలుసు కాబట్టి వారందరికీ ముందుగా బుకింగ్ స్టేటస్ తెలిసినందున వారు ఎదురుచూడరు ఇప్పుడు ప్రతిదీ కస్టమర్పైకి తెలుసు మారడం పరస్పర చర్య కొన్ని సేవలు తెలుసు అందుచేత అందుబాటులో ఉండకపోవచ్చు వారు ప్రత్యామ్నాయ సేవలు మరియు మొదలైన వాటి కొరకు చూస్తారు కాబట్టి సమాచారం యొక్క ప్రవాహం అప్స్ట్రీమ్ డౌన్స్ట్రీమ్ ఇప్పుడు పుష్ పుల్ మెకానిజంపై ఆధారపడి ఉంది మరియు రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు పంపడం ఇప్పుడు ఉంది డిమాండ్ నిర్వహణ ముందుగానే కస్టమర్ ద్వారానే షెడ్యూల్ చేయబడుతుంది మునుపటి ప్రెజెంటేషన్లో చూసినట్లుగా గోవాలో చేరుకొనుట అరైవల్ కి సంబంచినది మరియు గోవా సిస్టమ్ గురించి మేము ఇప్పుడే చర్చించాము మొత్తం హోటల్స్ రెస్టారెంట్లు టూర్ ఆపరేటర్లు వివిధ రకాల విహారయాత్ర సౌకర్యం ఇవన్నీ ఒకే పర్యావరణ వ్యవస్థఎకోసిస్టం గా ఏర్పడుతాయి పరస్పర చర్యలో ఉన్న కస్టమర్ ముందుగానే మీరు షెడ్యూల్ మార్పుల గురించి మొదలైన వాటి గురించి మాట్లాడవచ్చు కాబట్టి ఫలితంగా అవి కెపాసిటీ మేనేజ్మెంట్కి అనేక విభిన్న విధానాలు వీటిని మనము ఇంతకుముందే చర్చించాము కాబట్టి వ్యక్తుల క్రాస్ ట్రైనింగ్ ద్వారా షిఫ్ట్ మరియు విభిన్న రకాలైన అవుట్సోర్సింగ్ల కారణంగా ఈ సామర్థ్య పరిమితులు తరచుగా ఇప్పుడు నిర్వహించబడతాయి సామర్థ్యాన్ని నిర్వహించడం లేదా సామర్థ్యం కోల్పోవడం లేదా నశించడాన్ని నివారించడం చాలా సులభం కాబట్టి టెక్నాలజీ లభ్యత కారణంగా సేవా వ్యాపారంలో ఇవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను ఒక ఆసక్తికరమైన రేఖాచిత్రాన్ని చూపిస్తాను నిజానికి ఈ పర్యావరణ వ్యవస్థ తరచుగా మన సమయాన్ని ఎలా అభివృద్ధి చేస్తుంది కాబట్టి మీరు ఉదాహరణకు ఢిల్లీ మరియు గుర్గావ్ మరియు నోయిడా మరియు ఘజియాబాద్ ఇప్పుడు నెట్వర్క్లో భాగమైన హై స్పీడ్ వివిధ రకాల ట్రాన్స్పోర్ట్ లింకేజీల ద్వారా కనెక్ట్ అయ్యాయి రైల్వే వ్యవస్థ ఈ మెట్రో అనుసంధానం మరింత ఆసక్తికరంగా ఉంది ఇది హై స్పీడ్ రవాణాను చాలా సులభతరం చేస్తుంది మరియు వీటిలో అంతటా సాధ్యమవుతుంది కాబట్టి ఇది ఫరీదాబాద్ ఇది గుర్గావ్ అని చెప్పవచ్చు ఇది ఢిల్లీ కావచ్చు మరియు ఢిల్లీ మెట్రో ఇది జాతీయ రాజధాని ప్రాంతంలోని ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతుంది దీనిని NCR అని పిలుస్తారు మీరు ఇక్కడ చూసినట్లుగా కనెక్టివిటీ వంటి లైఫ్లైన్ల యొక్క ఉద్భవిస్తున్న స్వభావం మరియు ఇది దాదాపు అన్ని పాయింట్లను తాకుతున్న నెట్వర్క్ యొక్క ట్రంక్ అవుతుంది కాబట్టి మెట్రో స్టేషన్ల వంటి సేవా నోడ్లలో మీరు వివిధ రకాల సేవల ఆవిర్భావాన్ని చూస్తారు మెట్రో సేవ పరిపక్వత చెందుతుంది ప్రతి మెట్రో స్టేషన్ వివిధ రకాల సేవల గల ఎకోసిస్టమ్ గా పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుంది సౌకర్యవంతమైన స్టోర్ ఫార్మాస్యూటికల్ స్టోర్ రెస్టారెంట్లు కార్యాలయ భవనాలు మాల్లు డిపార్ట్మెంట్ స్టోర్లు బ్యాంకులు అవి అన్ని రకాల నెట్వర్క్ నోడ్ల చుట్టూ క్లస్టర్గా పెరుగుతాయి ఇది ప్రపంచంలోని చాలా ఇతర నగరాల్లో జరిగింది మరియు ఖచ్చితంగా మన దేశంలో జరిగేలా చూస్తుంది కాబట్టి మరియు అది సాధ్యమవుతుంది అందుచేత సేవ యొక్క స్వభావాన్ని మార్చడానికి ప్రయతింస్తుంది ఇది నేను వేరే మార్గంలోకి వెళ్తున్నాను ఇది నిజానికి ఇంటర్నెట్ షాప్ మరియు ఇప్పుడు ఫిజికల్ షాప్ ఈ నేపథ్యంలో విభిన్న రకాలుగా కనెక్ట్ చేయబడింది కాబట్టి కస్టమర్ వాస్తవానికి ఇంటర్నెట్లో అంశాలను ఎంచుకోవచ్చు మరియు కస్టమర్ భౌతిక స్టోర్ నుండి డెలివరీ తీసుకోవచ్చు మరియు భౌతిక స్టోర్లో బ్రౌజ్ చేయవచ్చు మరియు చివరకు ఇంటర్నెట్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు కొన్ని సందర్భాల్లో ఈ స్టోర్ మరియు ఆ బ్యాక్ గ్రౌండ్ సేవ వారు ఒకే సంస్థ XYZ లో భాగం కావచ్చు లేదా వారు సహకార పోటీ తరహా సంబంధంలో కూడా ఉండవచ్చు అన్ని సంబంధాలు మరియు కస్టమర్ అన్ని ప్రాధాన్యతలను పొందుతారు కాబట్టి ముగింపులో నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతిపై వివిధ రకాల నెట్వర్క్ల ఆవిర్భావం కారణంగా వివిధ రకాల నెట్వర్క్ల ఆవిర్భావాన్ని మనం ఎక్కువగా చూస్తున్నాము ఇవి సర్వీస్ ఎకోసిస్టమ్స్గా పనిచేస్తాయి ఎకోసిస్టమ్లోని ప్రతి ఎంటిటీ సర్వీస్ అందించే వైపు దృష్టి పెడుతుంది ప్రతి ఎంటిటీ దాని ప్రధాన సామర్థ్యంపై దృష్టి పెడుతుంది ఫలితంగా అన్ని ఎకోసిస్టమ్లు ఇప్పుడు మరింత సమర్థవంతంగా మరింత ప్రభావవంతంగా మారుతున్నాయి ఒక్కో సేవకు తక్కువ ధరలో అనేక రకాల సేవలను అందిస్తున్నాయి ఫలితంగా కస్టమర్లు మరియు సర్వీస్ ప్రొవైడర్ల పోటీదారులు మరియు సహకారుల సాంప్రదాయ పాత్రల మధ్య విభిన్న రకాల సంబంధాలు మరియు వ్యాప్తిని కూడా మేము చూస్తున్నాము ఉద్భవిస్తున్న సంబంధాల యొక్క ఈ ద్వంద్వత్వం మరియు కస్టమర్ యొక్క ఈ ద్వంద్వత్వం కొన్నిసార్లు భాగస్వామ్యంగా ఉంటుంది కానీ భాగస్వామ్యంగా కొన్నిసార్లు కస్టమర్లు సేవల నిర్వహణ కోసం కొత్త నమూనాలను సృష్టిస్తారు బహుశా మరొక కోర్సులో మరో అధునాతన అంశాలను బాగా చర్చించగలను ఏదేమైనా ఈ ఉద్భవిస్తున్న పరిస్థితులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను నేను తదుపరి ఉపన్యాసంలో వివరిస్తాను